హాయ్ అందరికీ స్వాగతం డెవలపింగ్ సాఫ్ట్ స్కిల్స్ అండ్ డెవలపింగ్ అనే మన కోర్సుకు తిరిగి స్వాగతం నేను కాన్పూర్ ఐఐటి కి చెందిన రవిచంద్రన్ ఇది విద్యార్థులందరికీ కోర్సులు అందించే ఎన్ మూక్ ప్రాజెక్టులో ని భాగం ఇప్పుడు ఈ వారంలో నేను మీతో సంఘర్షణ గురించి చర్చించడం ప్రారంభించాను ఆపై సూచించాను ఏ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉన్నప్పటికీ మీరు కాన్ఫ్లిక్ట్ పరిష్కార నైపుణ్యాల ను పెంపొందించుకోవాలి మీరు మీ సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి అభివృద్ధి చెందడానికి ఇప్పటివరకు ప్రయత్నించవచ్చు అన్నింటి పట్ల మీ అద్భుతమైన వైఖరి వైఖరి ఇప్పుడు ఈ ఉపన్యాసంలో ముఖ్యంగా నేను కొన్ని ఇంటర్ పర్సనల్ కాన్ఫ్లిక్ట్స్ పై దృష్టి పెట్టడానికి ప్రయత్నిస్తాను ఆపై నేను ఇవ్వ బోయే కొన్ని ఉదాహరణలపై వర్క్ ఔట్ చేయమని నేను మిమ్మల్ని సవాలు చేస్తానునేను ఉపన్యాసం ప్రారంభించే ముందు మునుపటి ఉపన్యాసంలో నేను చెప్పిన వాటిని త్వరగా తిరిగి నెమరు వేసుకుందాం మనము ఇంతకు ముందు చేసిన వాటిపై త్వరిత ముఖ్యాంశాలు కాన్ఫ్లిక్ట్స్ కు అందుబాటులో ఉన్న వివిధ నిర్వచనాల గురించి నేను మీకు పరిచయం చేసాను కానీమరియు పెద్ద కాన్ఫ్లిక్ట్స్ అనేవి అసమ్మతి పోరాటాలు పోరాటాల గురించి ఉంటాయి ఇవి సాధారణ పరిస్థితుల్లో భాగంగా ఉంటాయి జీవితం లో కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్స్ conflict రిజల్యూషన్స్ పరంగా మీరు చాలా చాకచక్యమైన వ్యక్తి కావచ్చు మీరు కాన్ఫ్లిక్ట్స్ను పరిష్కరించడానికి నిర్మాణాత్మక మార్గాలను కూడా ఉపయోగించవచ్చు కానీ చాలా వరకు మీరు చెప్పేదానిపై ఆధారపడి ఉంటుంది మరియు కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు మీరు ఏమి చెప్పరు సంఘర్షణను సృష్టించి ఆపై దానిని తెలిసే పెంచడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి మీరేనా తెలియకుండానే లేదా మీరు కాన్ఫ్లిక్ట్స్ను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తిలో భాగం మరియు ఎవరు వీలైనంత వరకు దాన్ని తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు ఎస్కలేటింగ్ మరియు ఎలిమినేటింగ్ పరంగా మనకు లాభనష్టాలు ఉన్నాయి మనము దాని గురించి చర్చించాము ఆపై చివరలో నేను మూడు స్థాయిలు ఉన్నాయని చెప్పానుసంఘర్షణల పరిష్కారాలు ఒకటి సంప్రదింపులు మరొకటి మధ్యవర్తిత్వం సంప్రదింపులు అంటే ఇద్దరు వ్యక్తులు కలిసి కూర్చుని మాట్లాడటం మరియు చర్చించడం ద్వారా దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించడం మరియు బ్రెయిన్ స్ట్రోమ్మింగ్ కానీ మధ్యవర్తిత్వం అనేది ఒకరికొకరు ఎక్కువగా తెలిసిన మూడవ పక్షాన్ని పిలుస్తోందిఆపై ఆ వ్యక్తి మధ్యవర్తిత్వం చేయడానికి ప్రయత్నిస్తూ ఆపై సంబంధాన్ని తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తాడుసరైన ఆకారంలో చివరి రకంలో అంటే మధ్యవర్తిత్వం మీరు మూడవ పక్షం మూడవ వ్యక్తి వద్దకు మళ్ళీ వెళతారు కానీఈ వ్యక్తి మీకు తెలియకపోవచ్చు అది రాజకీయవేత్త కావచ్చు నాయకుడు కావచ్చు కావచ్చు మీ బాస్ కావచ్చు అది న్యాయమూర్తి కావచ్చు మీరు నమ్మిన వ్యక్తి కావచ్చుమీ సమస్యను పరిష్కరించే చట్టపరమైన సామర్థ్యం కాబట్టి సాధారణంగా మీరు అవసరమైనప్పుడు మాత్రమే మధ్యవర్తి వద్దకు వెళ్లాలి లేకపోతే మీరు ప్రయత్నించండి వ్యక్తిగతవ్యక్తిగత స్థాయిలో సరళమైన సంప్రదింపుల ద్వారా సంఘర్షణను పరిష్కరించడం ఇప్పుడు పరిష్కరించేటప్పుడు గెలుపు గెలుపు వైఖరిపై దృష్టి పెట్టండి మరియు క్రమబద్ధీకరించడానికి ప్రయత్నించండి అని నేను మీకు చెబుతూనే ఉంటాను గెలుపు గెలుపు పరిష్కారంతో మాత్రమే కాన్ఫ్లిక్ట్ ఉంటే శాంతి మరియు సామరస్యం ఉంటుంది అన్ని పార్టీల ఆందోళనలకు చాలా అనుకూలమైన పద్ధతిలో పరిష్కరించబడుతుంది ఇప్పుడు నేను మిమ్మల్ని మరొక ప్రశ్న అడుగుతానుః మీ రోజు ఎలా గడిచింది నిన్న ఎలా ఉంది మరి ఈ రోజు ఎలా ప్రారంభమవుతుంది మరి ఇది ఎలా జరిగింది ఇది ఎటువంటి ఘర్షణలు లేకుండా సాగిందా విభేదాలు ఉన్నాయని ఆపై మీరు క్రమబద్ధీకరించడానికి ప్రయత్నిస్తున్నారని మీరు గమనించడం ప్రారంభించారా అది బయటపడిందా లేదా ఎటువంటి కాన్ఫ్లిక్ట్స్ లేని రోజు కావాలని మీరు కోరుకున్నారా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను మీరు ఎప్పుడైనా మీ జీవితంలో ఎలాంటి స్ట్రగుల్స్ లేకుండా ఉండాలి అని జీవితంలో ఎలాంటి స్ట్రగుల్స్ లేకుండా ఉండాలి అని కాని నేను మీకు చెప్తున్నాను ఇది చాలా బోరింగ్ జీవితం అని మీరు ఎటువంటి కాన్ఫ్లిక్ట్స్ లేని జీవితాన్ని గడపడానికి ఇష్టపడరు మీకు కావలసిందల్లా కాన్ఫ్లిక్ట్స్ రిసల్యూషన్ స్కిల్స్ మాత్రమే జీవితం ఎందుకు చాలా విసుగుగా ఉంటుందో నేను మీకు చెప్తాను నేను మీకు ఈ ఉదాహరణ ను ఇస్తాను మీరు ఎందుకు సినిమా కి వెళతారు ఒక సినిమా బ్లాక్ బస్టర్ గా ఎందుకు మారుతోంది సినిమా పరిస్థితిని చూడండి చాలా అందమైన అబ్బాయి ఒక అందమైన అమ్మాయిని కలుస్తాడు అబ్బాయి తెలివైనవాడు స్మార్ట్ ఆపై అతని చేతిలో ఉద్యోగం ఉంది మరియు ఆ అమ్మాయి కూడా అంతే తెలివైనది మరియు స్మార్ట్ కాబట్టి వారు ఒకరినొకరు ప్రేమించుకుంటారు వారు తల్లిదండ్రులకు చెబుతారు ఆపై తల్లిదండ్రులు ఒకే వర్గాని కి చెందిన వారు కూడా ఒకే భాష మాట్లాడతారు కాబట్టి వారు ప్రతి ఒక్కరినీ ఇష్టపడతారు ఆపై వారు ఒకరినొకరు కలుసుకుంటారు ఆపై వారు వివాహాన్ని ఖరారు చేస్తారు ఆపై వారు వివాహం చేసుకుంటారు వారికి సకాలంలో పిల్లలు జన్మిస్తారు మరియు పిల్లలు కూడా పెరుగుతున్నారు వారు కూడా తెలివైనవారు వారు కూడా సంతోషంగా ఉంటారు ఆపై వారందరూ సంతోషంగా జీవిస్తున్నారు ఇలాంటి సినిమా చూడటానికి మీరు 200 రూపాయల టికెట్ చెల్లిస్తారా లేదు మీరు దీన్ని ఎప్పటికీ చేయరు ఎందుకంటే మీరు వెళ్ళినప్పుడు జీవితం వాస్తవాని కి ఎలా ఉంటుందో చూడాలనుకుంటారు మీరు అబ్బాయిని కలిగి ఉండాలని కోరుకుంటారు అతను అందంగా ఉంటాడు కానీ అమ్మాయి అందంగా లేదు లేదా అమ్మాయి అందంగా మరియు తెలివైనది అబ్బాయి అంత తెలివైనవాడు కాదు ఇక్కడ సంఘర్షణ మళ్లీ ప్రారంభమవుతుంది ఇప్పుడు అబ్బాయి మరియు అమ్మాయి మొదట్లో ఒకరినొకరు ఇష్టపడలేదు కాని ఏదో ఒక కారణం తో వారు కలుసుకున్న పరిస్థితి ఆపై వారు వెంటనే ఒకరినొకరు ప్రేమించుకున్నారు వారు గొడవపడటం ప్రారంభిస్తారు వారు ఇష్టపడరు ఆపై అది మారుతున్న పరిస్థితి ఉంటుంది వారు ఒకరినొకరు నేర్చుకున్న మరొక రకమైన కాన్ఫ్లిక్ట్ ఇప్పుడు వారు దీనిని తమ తల్లిదండ్రుల వద్దకు తీసుకువస్తారు ఇప్పుడు తల్లిదండ్రులు తాము వేర్వేరు మతాలకు చెందినవారమని గ్రహించి మళ్ళీ కాన్ఫ్లిక్ట్ ను ప్రారంభిస్తారు ఇప్పుడు తల్లిదండ్రులు ఇష్టపడినా ఇప్పుడు వారి చుట్టూ ఉన్న మతపరమైన సమాజం ఈ ఇద్దరు పిల్లలను వివాహం చేసుకోవడానికి అనుమతించడం లేదు ఇప్పుడు మల్లీ కాన్ఫ్లిక్ట్ కొనసాగుతుంది ఇప్పుడు ఒక పేరెంట్ వెళ్లి మరొక పేరెంట్ తో మాట్లాడతారు పేరెంట్ అంగీకరించరు మల్లీ కాన్ఫ్లిక్ట్ కొనసాగుతుంది ఇప్పుడు మతం కాకుండా కులాని కి సంబంధించి కూడ సమస్యలు ఉన్నాయి ఉదాహరణకు విభిన్నమైనవి కులాల సమస్య కారణంగా తల్లిదండ్రులిద్దరూ అంగీకరించడం లేదు ఇప్పుడు వారు అంగీకరించినప్పటికీ దానిని అంగీకరించని సమాజం ఉంది ఇప్పుడు కథానాయకుడు హీరో లేదా హీరోయిన్ లేదా తల్లిదండ్రులు కాన్ఫ్లిక్ట్ లను ఎలా పరిష్కరిస్తారు ఆపై ఒక పెద్ద కాన్ఫ్లిక్ట్ ఉన్న క్లైమాక్స్కు తీసుకువచ్చి ఆపై అది పరిష్కరించబడుతుంది ఆపై మీరు వీటికి థియేటర్కు బయలుదేరి ఆపై మీరు మీ 200 రూపాయలు చెల్లించడానికి సిద్ధంగా ఉంటారు ఆ సినిమా చూడటానికి మరియు కాన్ఫ్లిక్ట్ ను పరిష్కరించే విధానం బట్టి సినిమా బ్లాక్బస్టర్ అవుతుంది కాబట్టి మీరు ఈ కోణం నుండి చూస్తే మీరు తెలుసుకోవాలనుకుంటున్నట్లుగా ఇది ఉందని మీరు గ్రహిస్తారు కల్పిత విషయాలను చూడటం ద్వారా కాన్ఫ్లిక్ట్ ను ఎలా పరిష్కరించాలి అప్పుడు మీరు కోరుకునే ముఖ్య విషయం అదే థియేటర్కు వెళ్లడానికి మీరు కథలు వినాలనుకోవడానికి ఇది ఒక కారణం అది ఒక కారణం మీరు గాసిప్లలో కూడా ఎందుకు నిమగ్నమై ఉన్నారు ఎవరైనా అతని లేదా ఆమె జీవితాన్ని ఎలా నిర్వహిస్తున్నారు మరియు ఇది చాలా కాన్ఫ్లిక్టింగ్ సిచ్యుయేషన్ కానీ ఈ వ్యక్తి ఎలా ఉన్నాడు మీరు తెలుసు కోవాలనుకుంటున్నారు ఈ విషయాలన్నీ కాబట్టి సంక్షిప్తంగా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను మీరు కాన్ఫ్లిక్ట్ లు లేని జీవితం కోసం ప్రార్థిస్తే జీవితం చాలా డల్ గా చాలా విసుగుగా చాలా మార్పులేనిదిగా ఉంటుందని అర్థం చేసుకోవాలి మీరు చాలా సవాలుతో కూడిన స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని కోరుకుంటే మీకు కాన్ఫ్లిక్ట్ లు అవసరం రిజల్యూషన్ నైపుణ్యాలు ముఖ్యంగా గెలుపు గెలుపు వైఖరిని కలిగి ఉండటం మరియు దానిని చాలా సులభంగా పరిష్కరించడం దానిలో పాలుపంచుకున్న అన్ని పార్టీలకు అనుకూలమైన విధానం ఇప్పుడు మీరు అలా చేయాలనుకుంటే మునుపటి ఉపన్యాసంలో మీరు చేయగలగాలని నేను చెప్పాను రెండు వైపులా చూడండి ఇద్దరు వ్యక్తులు ఉన్నారని అనుకోండి ఆపై మీరు రెండు వైపులా చూడగలగాలి కానీ చిత్రాన్ని చూడండి రెండింటినీ ఒక క్షణం చూడండి ఇప్పుడు మొదటి చిత్రంలో ఒక స్క్వేర్ చిన్న స్క్వేర్ ఉంది ఇప్పుడు మీరు ఈ చిన్న స్క్వేర్ని ఎక్కడ చూస్తారు ఈ స్క్వేర్ వెనుక వైపు కుడి వైపు దిగువన ఉందా లేదా ఎడమ వైపు ఫ్రంట్ పైన ఉందా

రెండు వైపులా ఉన్నాయి కానీ మీరు ఈ స్క్వేర్ని అస్సలు చూడకపోవచ్చు మీరు దీన్ని కూడా చూడవచ్చు కేవలం ఒక పెద్ద స్క్వేర్ గా చిన్నది కాదు ఆపై అవి కేవలం నాలుగు వైపులా ఉంటాయి ఆపై మీరు ఇది కేవలం ఒక భ్రమ అని అనుకోవచ్చు ఇప్పుడు ఆ సమస్య ఉంది మీరు 1 ని మాత్రమే చూస్తే మీరు స్పష్టంగా మరొకదాన్ని కోల్పోతారు మరొకటి మాత్రమే కాదు మీరు దానిని మూడవ కోణం నుండి చూసే అవకాశాన్ని కూడా కోల్పోతారు ఇప్పుడు ఒక కాన్ఫ్లిక్ట్ తో మీరు దీని అర్థం చేసుకోవాలి ఇది ఎల్లప్పుడూ ఒక వ్యక్తి చెప్పడం కాదు మీరు నిజం అవతలి వ్యక్తి కూడా మీకు సమానంగా వేరే నిజం చెబుతున్నాడు కానీ అప్పుడు నిజం వాస్తవానికి ఈ ఇద్దరు వ్యక్తులతో అబద్ధం చెప్పకపోవచ్చు అది ఎక్కడో ఈ రెండుటి బయట ఉండవచ్చు దాన్ని పరిష్కరించడానికి మీరు అక్కడ ఉంటే మీరు రెండింటి మనుషుల మాట వినాలి ఆపై దాన్ని పరిష్కరించాలి ఆకస్మాతుగా మీరు తీర్మానాలకు వెళ్లకూడదు తదుపరి ఉదాహరణను చూడండి మళ్ళీ ఇలాంటిదే ఉందిఇక్కడ ఇది ఒక చిన్న సర్కిల్ గా కనిపిస్తోంది ఇప్పుడు మీరు దీన్ని ఎక్కడ చూస్తున్నారు ఇది ఫస్ట్ లుక్ లో ఉందా ముందు భాగంలో మరియు అది ముందు వైపు మధ్యలో లేదా వెనుక వైపు లేదా దిగువన ఉందా మీరు దీన్ని ఎక్కడ చూస్తారు నేను చెప్పినట్లుగా ఒకే విషయాన్ని చూడటానికి ఎల్లప్పుడూ రెండు మార్గాలు ఉంటాయి ఆపై ఇంకా మూడవ మార్గం ఉండవచ్చు కొన్నిసార్లు నాల్గవ మార్గం కూడా ఏదైనా కాన్ఫ్లిక్ట్స్ ను పరిష్కరించడానికి ప్రయత్నించే ముందు మనం ఎలాంటి దృక్పథాన్ని తీసుకుంటున్నామో తెలుసుకోవాలి కాబట్టి రెండు వైపులా చూడండి కానీ అదే సమయంలో మూడవ వైపు ఉండేలా దానిని మీ వద్ద ఉంచుకోండి ఆపై మీరు మధ్యవర్తిగా ఉండబోతున్నట్లయితే సాధ్యమయ్యే అనుకూలంగా ఉండే మూడవ ఎంపికను కూడా చూడండి మరియు మీరు పాల్గొన్న పార్టీలతో కూడా బ్రెయిన్ స్టార్మ్ చేయగలిగితే మీరు అనేక ఇతర ఆహ్లాదకరమైన వైపులు చూడవచ్చు ఇలా చెప్పిన తరువాత కొన్ని కాన్ఫ్లిక్ట్ పరిష్కార నైపుణ్యాలను మరియు ఆ ప్రక్రియను చూద్దాం మీరు దాన్ని ఉపయోగించవచ్చు మీరు ఒక కాన్ఫ్లిక్ట్ ను పరిష్కరించాలనుకునే ముందు ముఖ్యంగా ఇంటర్ పర్సనల్ కాన్ఫ్లిక్ట్ ఆదర్శంగా మీరు పరిష్కరించుకోవాలి మనము అనుకూలమైన వాతావరణాన్ని ఎంచుకోని అంటే యజమాని మరియు కార్మికుడు గొడవ పడుతున్నట్లయితే ఆఫీసులో మీరు వారిని బయటకు తీసుకెళ్లి క్యాంటీన్కు తీసుకెళ్లి ఫలహారశాలకు తీసుకెళ్లడం మంచిది వారిని సమీపంలోని రెస్టారెంట్కు తీసుకెళ్లండి భార్య మరియు భర్త ఒకరితో ఒకరు గొడవ పడుతుంటే వారిని మీ ఇంటికి ఆహ్వానించండి కాబట్టి ఇది చాలా ఆహ్లాదకరం గా ఉండే వాతావరణంలో మార్పు ఒక వ్యత్యాసాన్ని కలిగిస్తుంది రెండవ విషయం ఏమిటంటే వారు మాట్లాడటానికి సిద్ధంగా ఉంటే మీరు దానిలో భాగం కావచ్చు లేదా సంబంధిత వ్యక్తులు కూడా కావచ్చు పార్టీలను మీరు వారిని బ్రెయిన్ స్టార్మ్ చేయమని అడగవచ్చు అంటే మీరు వారిని ఎక్కువ సాధ్యమైనంత పరిష్కారాలు వెతకమని అడగవచ్చు ఇప్పుడు వారు పరిష్కారాలతో బయటకు వచ్చిన తర్వాత మీరు వాటిని లాభాలు మరియు నష్టాల పరంగా అరెంజ్ చేయండి మరియు మీరు వాస్తవాలను గ్రహించడానికి ప్రయత్నించండి చాలా సార్లు నేను చెప్పినట్లుగా మొత్తం కాన్ఫ్లిక్ట్ ను అనుకోకుండా లేదా స్పృహతో కూడా ప్రారంభించిన ఒక కాన్ఫ్లిక్ట్ సృష్టికర్త ఉండవచ్చు రెండూ సాధ్యమే ఇప్పుడు మీరు వాస్తవాలను పొందిన తర్వాత మీరు ఇందులో భాగమైతే మీరు చురుకుగా లేదా రిఫ్లెక్టివ్ లిజనింగ్ చేయగలగాలి యాక్టివ్ లే దా రిఫ్లెక్టివ్ లిజనింగ్ అంటే ఏమిటి మీరు ఒక వ్యక్తి మాటను చురుకుగా విన్నప్పుడు మీ అందరి కళ్లు చెవులుతో మీరు అంతరాయం కలిగించకుండా ఆ వ్యక్తి మాట వింటారు మీరు ఏదైనా చెబితే అది కేవలం ఆ వ్యక్తిని దానిని కొనసాగించేలా చేయడమే మీరు క్లుప్తంగా సంగ్రహించవచ్చు మీరు క్లుప్తంగా కొన్ని ప్రశ్నలు అడగవచ్చు అది ఆ వ్యక్తిని కథను కొనసాగించేలా చేస్తుంది కానీ మీ ఆలోచనలను అవతలి వ్యక్తి పైకి కి రుద్ధ కుండా మీరు అన్ని సమయాల్లో మాట్లాడటానికి ప్రయత్నిస్తూ ఉండక అవతలి వ్యక్తి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయనివ్వకుండా ఉండ కూడదు కాబట్టి యాక్టివ్ లిజనింగ్ చాలా ముఖ్యం తదుపరి ముఖ్యమైన విషయం ఏమిటంటే సమస్యపై దృష్టి పెట్టడం వ్యక్తిపై కాదు కాబట్టి ఎవరు ఏమి చేసారు బాధ్యత ఎవరిది మీరు ఆ వ్యక్తిని ఎందుకు నిందించాలి కాబట్టి అది ముఖ్యం కాదు కానీ ఇప్పుడు ఏదో జరిగింది ఒక కాన్ఫ్లిక్ట్ ఉంది ఈ కాన్ఫ్లిక్ట్ని ఎలా పరిష్కరించుకోవచ్చు కాబట్టి అది చాలా ముఖ్యం ఇప్పుడు మీరు దీన్ని అర్థం చేసుకున్న తర్వాత ఎవరైనా కోపంగా ఉంటే ఎవరైనా కోపంగా ఉంటే ఇప్పుడు కోపాన్ని వ్యాప్తి చేయడం లేదా మేనేజ్ చేయడం చాలా ముఖ్యం మునుపటి సూచనలో నేను చెప్పిన కొన్ని సూచనలుః ఆ వ్యక్తి వాయిస్ పెంచుతున్నట్లయితే మీరు వాయిస్ పెంచకూడదు మీరు ప్రశాంతంగా మరియు సమిష్టిగా ఉండాలి మీరు చాలా కూల్ గా ఉండాలి ఇప్పుడు ఆ వ్యక్తి బెదిరిస్తున్నట్లయితే మళ్ళీ మీరు మర్యాదగా ఉండండి మీరు చాలా ప్రశాంతంగా ఉండండి రెచ్చగొట్టండి ఇప్పుడు కోపాన్ని వ్యాపింపజేయడం లేదా నియంత్రించడం కూడా మీరు వ్యాపింపజేయగల ఇతర మార్గాలు ఏమిటంటే ఆ వ్యక్తి బయటి నుండి వస్తున్నాడు ఆపై ఈ వ్యక్తి గురించి మీరు చెప్పిన దాని గురించి అతను విన్నాడు అతను చాలా కోపంగా ఉన్నాడు ఆపై అతను వచ్చి మీపై అరుస్తాడు ఆపై మీరు ఈ పనులన్నీ చేయడానికి ఎలా ధైర్యం చేస్తారు కాబట్టి మీరు కూర్చోవడానికి ఇష్టపడతారా అని మర్యాదగా చెప్పవచ్చు వాస్తవానికి ఆ వ్యక్తిని ఒప్పించగలడు ఆ వ్యక్తి స్పష్టంగా ఇలా చెప్పబోతున్నాడుః లేదు నేను టీ లేదా చల్లని పానీయం తాగడానికి ఇక్కడ లేను కొంచెం చల్లని నీరు తీసుకోండి దయచేసి మీ కోసం నేను దానిని తెస్తాను ఇప్పుడు మీరు ఆ వ్యక్తిని నీరు త్రాగేలా చేయగలిగితే మీరు నిజంగా వ్యక్తి నుండి కోపాన్ని తొలగించారు ఎక్కువ కాలం కోపాన్ని కొనసాగించడం ప్రజలకు చాలా కష్టం చాలా సార్లు కోపంగా ఉన్న వ్యక్తులు వారు షార్ట్ టెంపర్ ను కలిగి ఉంటారు లేదా వారు పరిస్థిని తప్పుగా అర్థం చేసుకుంటారు మరియు ఒకసారి కోపం హఠాత్తుగా వస్తోంది రక్తం మరిగిస్తోందిఎందుకంటే ఓ ఎవరో మీకు ఘోరమైన అన్యాయం చేశారని మనస్సు భావిస్తుంది ఇప్పుడు మీరు ఆ వ్యక్తికి ఆ స్థలాన్ని చూపించాలి ఇప్పుడు ఈ చిన్న గెస్చర్ కూడా సాఫ్ట్ మీరు అతనికి ఒక చిన్న కప్పు టీ ఇచ్చినప్పుడు లేదా ఒక చల్లని పానీయం మరియు అనుకోకుండా చల్లని పానీయం ఈ సహచరులకు ఇష్టమైన విషయం అని అనుకుందాం ఇది వద్దు అని చెప్పలేము కాబట్టి అతను దానిని తీసుకోవచ్చు లేదా నీరు చల్లని నీరు కూడా ఎవరూ వద్దు అని చెప్పలేరు వ్యక్తి దానిని త్రాగుతాడు వాస్తవానికి ఇది వ్యక్తి యొక్క నర్వ్స్ ను శాంతపరుస్తుంది ఇది వ్యాప్తి చెందే ఒక పద్ధతి కేవలం వ్యక్తిని కూర్చోబెట్టడం కోసం ఇతర మార్గాలు ఉన్నాయి ఆపై మీరు బిజీగా ఉన్న వ్యక్తి అయితే మీరు ఆ వ్యక్తిని కొన్ని ఆసక్తికరమైన కార్యకలాపాలలో నిమగ్నం చేయవచ్చు టీవీలో కార్యక్రమం లేదా ఏదైనా సంగీతం కాబట్టి వేచి ఉన్నప్పుడు కూడా వ్యక్తికి కోపం నెమ్మదిగా తగ్గుతుంది మీరు వ్యాపించిన తర్వాత కోపాన్ని అదుపులో ఉంచుకోండి కమ్యూనికేషన్ బ్లాకర్లను నివారించేలా చూసుకోండి కాబట్టి కమ్యూనికేషన్ బ్లాకర్లు దాని గురించి తరువాత మరింత మాట్లాడతారు కానీ ఇప్పుడు మీరు తెలుసుకోవాలిః మీరు ఎల్లప్పుడూ ఇలా చేస్తారు మీరు దీన్ని ఎప్పుడూ చేయలేదు వారికి ఆలోచనా దృక్పథం ఉందని ప్రదర్శిస్తారు ఆపై ఎవరో ఏదో చెప్పారు నో నో మీరు ఇలా అంతరాయం కలిగిస్తుంది ఆపై ఆ వ్యక్తిని అణచివేయడానికి ప్రయత్నిస్తాడు ఇవన్నీ కమ్యూనికేషన్ బ్లాకర్స్ కమ్యూనికేషన్లో అవతలి వ్యక్తిని ఆకస్మికంగా బయటకు రానివ్వడం లేదు దానిని గమనించండి ఆ పరిస్థితి ఉంటే మీరు ఇలా చెప్పవచ్చుః దయచేసి అవతలి వ్యక్తిని మాట్లాడటానికి అనుమతించండి మరియు మీ వంతు వస్తుంది మరియు నేను మిమ్మల్ని పూర్తిగా మాట్లాడటానికి అనుమతిస్తాను నేను మీ మాట వింటాను దయచేసి ఆ వ్యక్తి దానిని పూర్తి చేయనివ్వండి మరియు ఆ వ్యక్తి మిమ్మల్ని నిందిస్తున్నట్లయితే ఇప్పుడు నిందించవద్దు అని చెప్పండి కాబట్టి అతను నిజంగా ఏదైనా తప్పు చేస్తే నేను మీ మాట వింటాను నేను మీకు సహాయం చేయడానికి అక్కడ ఉన్నాను సరే నన్ను నమ్మండి ఇప్పుడు తదుపరిది సానుభూతి స్కిల్స్ మనము చర్చించిన మొదటి కొన్ని పాఠాలకు తిరిగి వెళ్ళండి ఇక్కడ నేను స్టీఫెన్ కోవేస్ Stephen Coveys గురించి ముగింపును దృష్టిలో ఉంచుకుని ప్రారంభించాను అతను మరొక ఉదాహరణ గురించి కూడా మాట్లాడతాడు నేను తరువాతి ఉపన్యాసంలో ప్రస్తావిస్తాను మీరు అవతలి వ్యక్తి అర్థం కాలేదని చెప్పే ముందు మీరు మొదట అవతలి వ్యక్తిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు అవతలి వ్యక్తి మిమ్మల్ని అర్థం చేసుకోలేదని చెప్పే ముందు మొదట అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మొదట అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం అవతలి వ్యక్తికి కోపం తెప్పించేది ఏమిటి మిమ్మల్ని మీరు మరొకరితో ఊహించుకోవడం ఆ వ్యక్తి ఎలా అనుభూతి చెందుతాడో అనుభవించడం అంటే వాస్తవానికి అవతలి వ్యక్తిలో అనుభూతి చెందడం మరియు ఆ క్షణంలో అతను నిజంగా ఎలా అనుభూతి చేందాడు అని మీరు అలా చేయగలిగితే మీరు సానుభూతి చూపగలిగితే అది మళ్లీ కాన్ఫ్లిక్ట్ ను తగ్గిస్తుంది మీరు చేయగల ఈ విషయం కూడా ఉంది అది కాగ్నిటివ్ రీస్ట్రక్చరింగ్ కాగ్నిషన్ అంటే కేవలం పర్సెప్షన్ మరియు లెర్నింగ్ మరియు రీజనింగ్ యొక్క సైకలాజికల్ రిజల్ట్ కాగ్నిటివ్ రీస్ట్రక్చరింగ్ అంటే నేను మునుపటి చిత్రంలో మీకు చూపించినట్లుగా ఒకే సమస్యకు రెండు పరిష్కారాలు మూడు పరిష్కారాలు ఉండవచ్చు మరియు మీరు ఒకే విషయాన్ని వేర్వేరు కోణాల నుండి చూడవచ్చు ఇప్పుడు మీరు పర్సెప్షన్ ద్వారా మొత్తం విషయాన్ని పునర్నిర్మించడానికి ప్రయత్నిస్తారు ఆపై అవగాహనను సరిచేసి ఆపై సరిదిద్దబడిన అవగాహన నుండి ఏదైనా నేర్చుకుని ఆపై మీ తర్కం మరియు తర్కాన్ని వర్తింపజేసి ఇద్దరూ తప్పు అని లేదా ఎవరైనా తప్పు అని నమ్మేలా చేస్తారు కాబట్టి మనం మొత్తం విషయాన్ని పునర్నిర్మించగలిగితే మళ్ళీ మీరు కాన్ఫ్లిక్ట్ ను తగ్గించవచ్చు ఆపై చివరకు చర్చల ఫలితాలు దాని ముగింపులో సరే ఇప్పుడు మీరు ఇలా చేయరు కాబట్టి ఇప్పుడు మీరు దీన్ని పొందుతారు కానీ మీరు దీన్ని కోల్పోతున్నారని కూడా మీకు అనిపించదు మీరు కూడా దీన్ని పొందుతారు దాని చివరలో మీరు ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే పరిష్కారాన్ని ఎంచుకోగలుగుతారు ఇది చాలా ముఖ్యమైనది అందుకే మీరు ఈ విన్ విన్ యాటిట్యూడ్ ని ఎల్లప్పుడూ విన్ విన్ పరిస్థితిని ఆకాంక్షించాలని నేను చెప్పడానికి కారణం ఇప్పుడు రెండు ఉదాహరణలను చూద్దాం నేను ఇప్పుడు పరిష్కారాలను ఇవ్వను మీరు దాని గురించి ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను నేను కాన్ఫ్లిక్ట్ ను ఉంచబోతున్నాను కాన్ఫ్లిక్ట్ గురించి ఆలోచిస్తాను మరియు తదుపరి ఉపన్యాసంలోనేను దీని గురించి చర్చించి ఆపై మీకు పరిష్కారాలను ఇవ్వబోతున్నాను కానీ నేను ఇవ్వగలిగేది నేనే అని నేను భావించడం లేదని ఇప్పుడు మీకు చెప్పను మీరు కాన్ఫ్లిక్ట్స్ పరిష్కారానికి ఉత్తమ పరిష్కారం మీరు నాకంటే మెరుగైన పరిష్కారాలతో కూడా బయటకు రావచ్చని నేను నమ్ముతున్నాను అందుకే మీరు ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ ను తెలియజేయాలని దాని గురించి ఆలోచించాలని మీ స్నేహితులతో చర్చించాలని ఆపై మీ కుటుంబంలో మీ పొరుగువారితో స్నేహితులతో సహోద్యోగులతో చర్చించాలని ఆపై మీరు ఈ పరిస్థితిని ఎలా పరిష్కరిస్తారో చూడాలని నేను కోరుకుంటున్నాను దీనిని చూద్దాం శిల్పా మరియు కిషోర్ ఒకరినొకరు మూడు సంవత్సరాలు ప్రేమించుకున్నారు రెండు కుటుంబాల నుండి వ్యతిరేకత ఉన్నప్పటికీ కిషోర్కు మంచి ఉద్యోగం వచ్చే వరకు వారు వేచి ఉండి వివాహం చేసుకున్నారు కాబట్టి కాన్ఫ్లిక్ట్ ఇంతకు ముందు ఉంది కాబట్టి అతను ఆర్థికంగా స్వతంత్రంగా మారడానికి వారు వేచి ఉన్నారు వారు కుటుంబ కోరికలను వ్యతిరేకించడం ద్వారా పరిష్కరించుకున్నారు తద్వారా వారు వివాహం చేసుకున్నారు కాబట్టి కుటుంబం దీనిని వ్యతిరేకించింది కానీ వారు ఐక్యంగా ఉండాలని భావించారు ఇప్పుడు వారు కిషోర్ ఉద్యోగం కోసం ముంబైకి వెళ్లడానికి సంతోషించారు కాబట్టి వారు మెట్రోపాలిటన్ నగరానికి వెళతారు బహుశా చాలా మారుమూల నేపథ్యం నుండి వచ్చిన కుటుంబాలు కావచ్చుబహుశా ఒక గ్రామం కాబట్టి అక్కడ ప్రబలంగా ఉన్న సంప్రదాయవాద మనస్తత్వం వారికి నచ్చలేదు వారు దానిని వదిలిపెట్టారు కిషోర్ ఉద్యోగం కోసం ముంబైకి వెళ్లడానికి వారు సంతోషించారు కానీ వివాహం అయిన ఒక సంవత్సరం తరువాత కిషోర్ అన్ కమ్యూనికేటివ్గా మారారు ఒక సంవత్సరం ముగిసింది కానీ నెమ్మదిగా అతను ఇక్కడ మాట్లాడటం మానేశాడు అంటే దీని అర్థం అన్ కమ్యూనికేటివ్ అని కాని అతను తన అంతర్గత సమస్యలను వ్యక్తం చేయడం లేదు అతను అనుభవిస్తున్నది అతను పంచుకోవడం లేదు అతను పని నుండి ఆలస్యంగా ఇంటికి వస్తాడు మరియు విశ్రాంతి తీసుకోవడానికి టీవీ ముందు ఒంటరిగా ఉండాలని కోరుకుంటాడు ఉద్యోగంలో ఏర్పడే ఏ ఒత్తిడి అయినా ఇంటికి తిరిగి వస్తుంది మరియు అతను కేవలం టీవీ చూడటం ద్వారా విశ్రాంతి తీసుకోవాలనుకుంటాడు ఇప్పుడు శిల్పా బహిష్కరించబడినట్లు అనిపిస్తుంది వాళ్ళే కుటుంబం నుండి దూరంగా వచ్చి కలిసి నివసిస్తున్నారు ఇప్పుడు ఆమె కట్ ఆఫ్ అయినట్లు అనిపిస్తుంది ఇప్పుడు ఈ వ్యక్తి ఏమీ పంచుకోవడం లేదు నాతో మాట్లాడటం కూడా లేదు కంటిలో కన్ను వేసి కూడా చూడడం లేదు కిషోర్ సెల్ఫ్ సెంటర్డ్ యై ఉన్నాడని తన శ్రేయస్సు గురించి పట్టించుకోలేదని ఆమె గ్రహిస్తుంది అతను నా గురించి ఆలోచించడం లేదని అతను నా పట్ల తన సున్నితత్వాన్ని కోల్పోయాడని ఆమె భావిస్తుంది ఇప్పుడు ఇక్కడ విడాకుల కోసం దాఖలు చేయాలా వద్దా అని ఆమె ఆలోచిస్తున్న ఒక పెద్ద కాన్ఫ్లిక్ట్ వస్తుంది ఈ వ్యక్తితో కలిసి జీవించడంలో అర్థం లేదని నేను ఎందుకు విడాకులకు వెళ్లి నా జీవితాన్ని సంతోషపెట్టకూడదు అని ఆలోచిస్తున్న కాన్ఫ్లిక్ట్ దశకు ఆమె వచ్చింది ఇప్పుడు మీరు అక్కడ ఉన్నారు నేను మీకు మధ్యవర్తి పాత్రను ఇస్తున్నాను విడాకులకు దరఖాస్తు చేయకుండా శిల్పాను మీరు ఎలా ఆపుతారు మరియు కిషోర్ను కమ్యూనికేటివ్ గా మరియు కేరింగ్ గా ఎలా చేస్తారు మీరు అలా ఎలా చేస్తారు మీరు పొరుగువారని వారు మిమ్మల్ని తమ కుటుంబ స్నేహితుడిగా విశ్వసిస్తారని అనుకుందాం మీకు ఇప్పటికే మంచి స్థానం ఉంది కాబట్టి ఇద్దరూ మిమ్మల్ని విశ్వసిస్తారు మరియు మీరు నిష్పాక్షికమైన మరియు పక్షపాతం లేని వ్యక్తి అని వారు భావిస్తారు ఇప్పుడు విడాకుల కోసం దాఖలు చేయడానికి మరియు కిషోర్ను సంభాషణాత్మకంగా మరియు శ్రద్ధగా చేయడానికి మీరు ఆమెను ఎలా ఆపుతారు దీని గురించి ఆలోచించండి మనం చర్చిస్తూనే ఉన్న ఫోరమ్లో నాకు చెప్పండి దీన్ని ఎలా పరిష్కరించాలని మీరు ఆలోచిస్తున్నారో మీరు నాకు చెప్పగలరు తదుపరి ఉపన్యాసంలో నేను నా పరిష్కారాలను ఇస్తాను వారి సమస్యను పరిష్కరించడానికి నేను ఎలా ప్రయత్నిస్తానో మీకు చెప్తాను రెండవ దృష్టాంతాన్ని చూద్దాం మళ్ళీ మరొక కాన్ఫ్లిక్టింగ్ పరిస్థితి మళ్ళీ ఇది భారతీయ గృహాలలో చాలా సాధారణ దృశ్యం ఇప్పుడు కొడుకు మరియు తండ్రి మధ్య సంభాషణ ఈ వేసవిలో నన్ను విదేశీ పర్యటనకు తీసుకెళ్తానని మీరు వాగ్దానం చేసారు తండ్రిః అవును నీకు 10 పాయింట్ల CPI లభిస్తే నేను చేసేవాడిని కాబట్టి ఐఐటి 10 పాయింట్ వంటి చాలా వ్యవస్థలలో తెలియని వారు 100 కి 1 00 పూర్తి మార్కులు పొందడం లాంటిది కొడుకు నాకు 9 6 వచ్చింది అది చాలా దగ్గరగా ఉంది మళ్ళీ 9 6 అంటే 96 మార్కులు లాంటిది ఇప్పుడు తండ్రి చెప్తాడు కానీ అది 10 కాదు పిల్లవాడా అని కొడుకు ఇలా అంటాడుః నువ్వు చాలా నీచమైన తండ్రివి తండ్రి ఇలా అంటాడుః ఓడిపోయిన వ్యక్తికి ఇది చాలా నీచమైనది ఓడిపోవడం అంటే మీరు దానిని కోల్పోయారు కాబట్టి మీరు నేను నీచంగా ఉన్నాను అని చెబితే నేను మీకు నీచంగా ఉన్నాను మరియు ఆదిత్యను చూడు అతను అంతటా 10 పాయింట్లు సాధించాడు కానీ అతని తండ్రి ఎల్లప్పుడూ అతన్ని ప్రేమిస్తాడు మరియు అతనికి మద్దతు ఇస్తాడు మీరు నన్ను ద్వేషిస్తారు నాన్న మీరు మీ కుమార్తెను మాత్రమే ప్రేమిస్తారు నన్ను కాదు ఇప్పుడు తండ్రి ఇది అన్యాయం అన్ని నేను మీ కోసం మే చేశాను కృతజ్ఞత లేని కుక్క నేను నా పొదుపు మొత్తాన్ని మీ కళాశాల ఫీజు చెల్లించడానికి ఉపయోగించాను కోపంతో అతన్ని చెంపదెబ్బ కొడతాడు ఇప్పుడు కొడుకు ఏడుస్తూ ఏడుస్తూ ఏడుపు మొదలుపెడతాడు అతను ఇలా అంటాడుః మీరు నన్ను ఎప్పటికీ అర్థం చేసుకోలేరు నాన్న నేను నిన్ను ద్వేషిస్తున్నాను నేను ఇప్పుడు ఇంటి నుండి వెళ్లిపోతున్నాను ఇప్పుడు ఇక్కడ మీరు ఒక ఆసక్తికరమైన పాత్రను పోషించాల్సి ఉంది ఇప్పుడు మీరు కొడుకుకు తల్లి మరియు అది స్పష్టంగా భర్తకు భార్య లాంటిది కాబట్టి మీరు మళ్ళీ మీరు చాలా ప్రేమగల స్థితిలో ఉన్నారు మరియు మీరు మీ మాట వింటారని ఇద్దరూ విశ్వసిస్తారు ఎలామీరు అతన్ని ముఖ్యంగా కొడుకును ఆపి తండ్రి కొడుకు ఇద్దరినీ ఒకరినొకరు అర్థం చేసుకునేలా చేస్తారు మీరు అలా ఎలా చేస్తారు నేను ఇచ్చిన సూచనలకు నేను సూచించిన ప్రక్రియకు తిరిగి వెళ్ళండి ఆ నైపుణ్యాలను ఉపయోగించండిమీ హోంవర్క్ చేయండి ఫోరమ్లో చర్చించండి మీ స్నేహితులతో చర్చించండి పరిష్కారాలతో ముందుకు రండిమరియు తదుపరి ఉపన్యాసంలో దీనిని వివరంగా చర్చిస్తాము ఇప్పుడు నేను మీకు చెప్తున్నట్లుగా ముగించే ముందు విన్ విన్ పరిష్కారాన్ని చేరుకోవడానికి ప్రయత్నించండి మరియు అది విన్ విన్ పరిష్కారం కావాలంటే మీరు విన్ విన్ పరిష్కారాన్ని అందించగలిగితే గుర్తుంచుకోండి దాని చివరలో పరస్పర గౌరవం యొక్క తీవ్రమైన భావన ఉంటుంది మరియు ప్రతి సంఘర్షణ పరిష్కరించడంతో ప్రేమ మరింత లోతుగా పెరుగుతుంది ప్రజలు తిరిగి దగ్గరవుతారు ప్రజలు ఒకరితో ఒకరు మరింత ఇంటెన్స్ మరియు మరింత దయతో ఉంటారు ఇప్పుడు రెండు సందర్భాల్లోనూ ఒకటి విడాకులకు దారితీస్తోంది మరొకటి కొడుకు ఇంటి నుండి బయటకు వెళ్తున్నాడు ఇది చాలా విరుద్ధమైన ద్వేషపూరిత పరిస్థితి మీరు దీనిని విన్ విన్ పరిష్కారంతో పరిష్కరించుకోవాలి మీరు మంచి పరిష్కారాన్ని కనుగొనగలరని నేను ఆశిస్తున్నాను దాని గురించి ఆలోచించండి మరియు తదుపరి ఉపన్యాసంలో కలుద్దాం అందరికి ధన్యవాదాలు